హలో అందరికీ స్వాగతం ఈ ఎన్ మూక్ అభివృద్ధి కోర్సుకు తిరిగి స్వాగతం

ఐఐటి కాన్పూర్ నుండి సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వం నేను రవి చంద్ర నేను మీకు హ్యుమానిటీస్ విభాగం నుండి ఈ కోర్సును ఇస్తున్నాను సామాజిక శాస్త్రాలు మేము 6వ వారంలో ఉన్నాము మరియు ఈ వారం నేను కమ్యూనికేషన్ నైపుణ్యాల గురించి చర్చించడం ప్రారంభించానునేను ప్రారంభించాను సమర్థవంతమైన కమ్యూనికేషన్ అవసరంతో ఆపై నేను దాని గురించి మాట్లాడటానికి ముందుకు వెళ్ళాను కమ్యూనికేషన్కు అడ్డంకులు అడ్డంకుల కింద మేము ముఖ్యంగా ప్రారంభంలో దృష్టి సారించాము పంపినవారు మరియు స్వీకరించేవారి వ్యక్తిత్వం నుండి బయటకు వచ్చేవిమేము దానిని లోతుగా విశ్లేషించాము మరియు ఈ అడ్డంకులను అధిగమించడానికి కొన్ని వ్యూహాలను కనుగొనడానికి మేము ప్రయత్నించాము ఆపై మీరు వ్యక్తిగత అడ్డంకులను ఎలా ఎదుర్కోవచ్చనే దాని గురించి నేను మీతో మాట్లాడాను ఆ తరువాత నేను ముఖ్యంగా వచ్చే అడ్డంకుల పరంగా తప్పుడు సమాచార మార్పిడిని చూశాను సంస్థాగత వ్యవస్థలో ఇప్పుడు ఈ వారం ముగింపులో నేను అశాబ్దికం కమ్యూనికేషన్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను అంటే శరీర భాష మీలో కొందరు వినడానికి చురుకుగా వేచి ఉన్నారు ఈ ఉపన్యాసానికి ఇది ఎప్పుడు రాబోతుందని చాలా మంది ఇప్పటికే అడిగారు కానీ ఈ ఉపన్యాసంలో మరియు తరువాతి ఉపన్యాసంలో భావనను పరిచయం చేయడానికి బదులుగా మీకు నేను ముందస్తు ఆలోచన అంచనా పద్ధతిని ఉపయోగించబోతున్నాను మరియు నేను దానికి వెళ్ళే ముందు కాబట్టి ఈ మాడ్యూల్లో ఐదవ మాడ్యూల్ మరియు లెక్చర్ నంబర్ 35 మరియు లెక్చర్ నంబర్ 36 నేను కేవలం రెండు ముందస్తు ఆలోచనా అంచనాలను ఉపయోగించబోతున్నాను నేను వాస్తవానికి వచ్చే బాడీ లాంగ్వేజ్ యొక్క భావనలను ప్రారంభించే ముందు కార్యాచరణ తరువాతి వారంలో 6వ వారం మరియు ఎప్పటిలాగే నేను ఈ రోజు ఉపన్యాసం ప్రారంభించే ముందు క్లుప్తంగా రీక్యాపిట్యులేషన్ తీసుకుందాం నేను మునుపటి ఉపన్యాసంలో ఏమి చేశాను మునుపటి ఉపన్యాసం ముఖ్యంగా తప్పుడు సమాచార మార్పిడి తప్పుడు సమాచార మార్పిడి పై దృష్టి సారించింది సాధారణంగా తప్పుడు అవగాహన కారణంగా ఇవి చర్య లావాదేవీల వైఫల్యానికి ఉదాహరణలు డౌన్వర్డ్ హారిజాంటల్ మరియు అప్వార్డ్ వంటి అధికారిక మార్గాల ద్వారా ప్రవహించే కమ్యూనికేషన్ చర్చించి ఆపై ఎక్కువగా క్రిందికి మరియు పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పుడు కమ్యూనికేషన్ మరియు ఈ మార్గాలలో ప్రవహించే సమాచార మార్పిడి రూపాలు అధికారిక మార్గాల ద్వారా రిటర్న్ మోడ్ ఓరల్ మోడ్ మరియు ఎలక్ట్రానిక్ మోడ్లో ఉంటాయి ఎలక్ట్రానిక్ మోడ్ లో మనం ఇంతకు ముందు కూడా ఎక్కువ సమయం గడిపాము మరియు దీనిలో మళ్ళీ కొన్నింటిని చూశాము తలెత్తే సంస్థల వంటి సంస్థలలో సమాచార ప్రవాహానికి అడ్డంకులు పరిపాలనా సోపానక్రమం పొడవైన కమ్యూనికేషన్ లైన్లు చాలా బదిలీ స్టేషన్లు మరియు యాజమాన్యం మరియు కార్మికుల మధ్య విశ్వాసం లేకపోవడం కూడా ఒక సందేశాన్ని వక్రీకరించడానికి మేము రెండు ఆసక్తికరమైన సచిత్ర ఉదాహరణలను చూశాము డౌన్వర్డ్ కమ్యూనికేషన్ మరియు ఉత్పత్తి పరిణామంలో రెండు తప్పుడు కమ్యూనికేషన్ ఇప్పుడు నేటి ఉపన్యాసానికి వస్తున్నాను నేను ముందస్తు ఆలోచన అంచనా వేయబోతున్నాను మరియు మీరు నేను మీకు చెప్పిన మొదటి ఉపన్యాసంలో గుర్తుంచుకోండిమీరు తిరిగి నేర్చుకోవాలిమీరు మళ్ళీ చేయాలిమీరు కలిగి ఉన్న చాలా సందేహాలుఅపోహలుఅపార్థాలను మీరు తొలగించాలి సాఫ్ట్ స్కిల్స్ గురించి సాధారణంగా కమ్యూనికేషన్కు సంబంధించిన కొన్ని భావనల గురించి తెలుసుకున్నారు మరియు శరీర భాష గురించి మరింత అశాబ్దిక సంభాషణ అంటే ఏమిటో తమకు తెలుసని ప్రతి ఒక్కరూ అనుకుంటారు మరియు వారు దానిని చాలా సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారుకానీ మీ లోపాలలో కొన్ని అవగాహనలు అపోహలను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా సరిదిద్దవచ్చు ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా మీ అపోహలను స్పష్టం చేయండి ఇప్పుడు ఈ ఉపన్యాసం యొక్క లక్ష్యం మీ ప్రస్తుత జ్ఞానాన్ని తనిఖీ చేయడం శరీర భాష గురించి మరియు అశాబ్దిక సమాచార మార్పిడి గురించి కొన్ని అపోహలను తొలగించడం నేను దీన్ని ఎలా చేయబోతున్నాను నేను ఒక సాధారణ క్విజ్ పద్ధతిని ఉపయోగించబోతున్నాను ఇది మీ మాదిరిగానే నిజమైన లేదా తప్పుడు పద్ధతి అసైన్మెంట్లలో సమాధానం ఇస్తుంటేఐదు ప్రశ్నలు సాధారణంగా నిజమైనవి లేదా తప్పు పద్ధతిగా ఉంటాయి ఇప్పుడుఇందులో నేను మిమ్మల్ని ప్రశ్న అడగబోతున్నానుఆపై కొన్ని ఉన్నాయి సహసంబంధ చిత్రాలుమీరు చిత్రాన్ని కూడా చూడవచ్చు మరియు మేము ప్రారంభించే ముందు మీరు ఒక నిమిషం కూడా విరామం ఇచ్చి ఆపై మీ డెస్క్ లేదా కొన్నింటి వద్దకు వెళ్ళవచ్చు మీరు నోట్బుక్ లేదా కనీసం ఒక కాగితం ముక్క పెన్ లేదా పెన్సిల్ ఉంచిన ప్రదేశం ఆపై మళ్లీ వీడియో ముందు కూర్చుని ఆపై తిరిగి ప్రారంభించండి ఇప్పుడు నేను మీకు ప్రశ్నలు ఇస్తాను కాబట్టి మాకు సుమారు పదిహేను ప్రశ్నలు ఉన్నాయి మీరు అడగాలి నిజం లేదా అబద్ధం అని గుర్తించండి మీరు ఒకటి నిజం లేదా అబద్ధం అని వ్రాసి మీ సమాధానాలు అలా ఉండనివ్వండి యాదృచ్ఛికంగా నేను దాని గురించి ఆలోచించమని అడిగినప్పుడు నేను దానిని మరోసారి పునరావృతం చేయబోతున్నాను అప్పుడు నేను పునరావృతం చేస్తున్నప్పుడు అది సమాధానాలను ఇస్తుంది ఆపై మనం తదుపరిదానికి వెళ్తాము విరామం ఇవ్వడం మరియు ఎక్కువసేపు ఆలోచించడం మానుకోండి నేను వెళ్ళే వేగంతో వెళ్ళండి క్విజ్ నిర్వహించండి కాబట్టి మీకు మీరు ఎంత ఆకస్మికంగా ప్రతిస్పందించగలరో నాకు అర్థం అవుతుంది శరీర భాష గురించి మరియు సాధారణంగా అశాబ్దిక సమాచార మార్పిడి గురించి సొంత భావాలు మీరు సిద్ధంగా ఉన్నారా మనం ప్రారంభించాలా ఇది కేవలం నిజమైన లేదా తప్పుడు ప్రశ్నలు అని నేను చెప్పినట్లుగా ప్రారంభిద్దాం మీరు ఒక కాగితం ముక్క లేదా మీ నోట్బుక్ పెన్ లేదా పెన్సిల్ తీసుకున్నారని మరియు మీరు సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను మొదటి ప్రశ్నను చూడండిమీరు నిజం లేదా అబద్ధం చెప్పాల్సి ఉంటుంది మహిళలకు సహజంగా పురుషుల కంటే శరీర భాష పట్ల సున్నితత్వం ఉంటుంది దాని గురించి ఆలోచించండి నిజం లేదా అబద్ధం చెప్పండి నేను పునరావృతం చేస్తాను మరియు నేను పునరావృతం చేసి పూర్తి చేసిన తర్వాతనేను తదుపరిదానికి వెళ్తాను మరియు మీరు మీ జవాబును పూర్తి చేసి ఉండాలి పురుషుల కంటే మహిళలకు శరీర భాష పట్ల సహజ సున్నితత్వం ఉంటుంది మీరు వ్రాసారని నేను ఆశిస్తున్నాను నిజం లేదా అబద్ధంనన్ను తదుపరిదానికి వెళ్లనివ్వండి ప్రశ్న సంఖ్య 2నిజాయితీ లేని వ్యక్తి కంటి సంబంధాన్ని నివారిస్తాడు కాబట్టి కంటి సంబంధాన్ని కన్ను చూడటం అంటారు ఆలోచించండిసమాధానం గురించి ఆలోచించండినేను పునరావృతం చేసిన తర్వాత వ్రాయండి నిజాయితీ లేని వ్యక్తి కంటి పరిచయం తప్పించుకుంటాడు మీరు సరైన సమాధానం రాశారని నేను ఆశిస్తున్నానునేను తదుపరిదానికి వెళుతున్నాను మూడవ ప్రశ్న ఒక వ్యక్తి ఎంత ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తే అంత ఎక్కువ శక్తిని ఆస్వాదిస్తాడు ఒక వ్యక్తి ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తే అతను ఎక్కువ శక్తిని పొందుతారుకేవలం నిజం లేదా అబద్ధం అని చెప్పండి నేను తరువాతి ప్రశ్నకు వెళ్తానాప్రశ్న సంఖ్య 4తో ఉన్న ఇతర వ్యక్తి కంటే తక్కువగా కూర్చున్నానా మీరు ఎవరితో సంభాషిస్తున్నారో అది ఆధిపత్యం లేదా అధికారాన్ని సూచిస్తుంది కాబట్టిఇద్దరు వ్యక్తులు ఉన్నారు మీరు అవతలి వ్యక్తి కంటే తక్కువగా కూర్చున్న వ్యక్తి మీరు ఎవరితో సంభాషిస్తున్నారు మరియు మీరు కింద కూర్చుంటేప్రశ్న ఏమిటంటేఇది ఆధిపత్యాన్ని సూచిస్తుందా లేదా అధికారం మీరు నిజం లేదా అబద్ధం చెప్పాల్సి ఉంటుంది మీరు దీనికి కూడా సమాధానం ఇచ్చారని నేను ఆశిస్తున్నాను నేను తదుపరిదానికి వెళుతున్నాను ఐదవ ప్రశ్న ఒకటి తన కాళ్ళతో కూర్చున్నప్పుడు దూకుడు లక్షణాలను చూపిస్తుంది తన తల వెనుక చేతులు పట్టుకునిముఖ్యంగా ఎవరికైనా ముందుదాని గురించి ఆలోచించండి నేను పునరావృతం చేస్తున్నప్పుడుసమాధానం ఇవ్వండి అతనితో కూర్చున్నప్పుడు దూకుడు లక్షణాలను చూపిస్తుంది ఒక డెస్క్ మీద కాళ్ళు తల వెనుక పట్టుకుని ముఖ్యంగా ఒకరి ముందు కేవలం నిజమో అబద్ధమో చెప్పండి నేను తదుపరిదానికి వెళుతున్నాను ఇది సాధారణమైనదిగా కనిపిస్తుంది ఆరవ ప్రశ్న తలలుకాళ్ళు లేదా చీలమండలను దాటడం అనేది రక్షణాత్మక సంజ్ఞ నేను పునరావృతం చేస్తున్నాను చేతులు కాళ్ళు లేదా చీలమండలను దాటడం అనేది రక్షణాత్మక సంజ్ఞ నేను తదుపరి ప్రశ్నకు వెళ్తానా ప్రశ్న సంఖ్య ఏడు ముఖ్యంగా వేళ్ళతో నిటారుగావేళ్లు మరియు చేతులతో స్టీప్లింగ్ చేయడం ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది వేళ్ళతో స్టీప్లింగ్ మరియు చేతులు విశ్వాసాన్ని చూపుతాయినిజమో అబద్ధమో చెప్పండి ఇప్పుడు తదుపరిదానికి వెళ్దాం ఎనిమిదవదిసిగరెట్ తాగడంముఖ్యంగా ఇంటర్వ్యూ లేదా అలాంటి కార్యకలాపాలకు ముందు ఇది ఆందోళన లేదా భయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది జాగ్రత్తగా వినండి సిగరెట్ తాగండి ముఖ్యంగా ఇంటర్వ్యూ లేదా అలాంటి కార్యకలాపాలకు ముందు కాబట్టి ఇంటర్వ్యూ లేదా అలాంటి ఏదైనా ఉద్రిక్త కార్యకలాపాలు మీరు సమూహ చర్చలో పాల్గొనాలిమీరు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి మిమ్మల్ని ప్రజలు అంచనా వేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా అటువంటి కార్యకలాపాలకు ముందు మీరు సిగరెట్ తాగితే అది ఒక సంకేతంగా పరిగణించబడుతుంది ఆందోళన లేదా భయాందోళన కేవలం నిజం లేదా అబద్ధం చెప్పండి నేను తదుపరిదానికి వెళుతున్నాను తొమ్మిదవది మీ అరచేతిలో మీ తల ఉంచడం అనేది విషయం పట్ల ఆసక్తిని సూచిస్తుంది మీ అరచేతిలో మీ తల ఉంచడం అనేది విషయం పట్ల ఆసక్తిని సూచిస్తుందినిజం లేదా అబద్ధం అని చెప్పండి నేను తదుపరిదానికి వెళుతున్నాను మీ బ్రొటనవేళ్లు పైకి చూపించడం అనేది విజయవంతంగా పూర్తయిన పనిని లేదా విజయాన్ని సూచిస్తుందిఇది చాలా సులభం అనిపిస్తుంది మీ బ్రొటనవేళ్లు పైకి చూపించడం అనేది విజయవంతంగా పూర్తయిన పనిని లేదా విజయాన్ని సూచిస్తుంది మీరు దీన్ని సరిగ్గా చేశారని నేను ఆశిస్తున్నాను తదుపరిది పిల్లలు ప్రశ్న సంఖ్య 11 పిల్లలు పెద్దల కంటే శరీర భాష పట్ల ఎక్కువ సున్నితంగా ఉంటారు పెద్దవారి కంటే పిల్లలు బాడీ లాంగ్వేజ్ పట్ల ఎక్కువ సున్నితంగా ఉంటారు కేవలం నిజం లేదా అబద్ధం చెప్పండి మరియు తదుపరిదానికి వెళ్దాం ఇది ప్రశ్న సంఖ్య 12ముఖ్యంగా అశాబ్దిక సమాచార మార్పిడిపై అశాబ్దిక కమ్యూనికేషన్ అనేది శబ్ద కమ్యూనికేషన్ కంటే తక్కువ తీవ్రమైన మరియు ప్రభావవంతమైనది ప్రశ్నను జాగ్రత్తగా వినండి అశాబ్దిక కమ్యూనికేషన్ అనేది శబ్ద కమ్యూనికేషన్ కంటే తక్కువ తీవ్రమైన మరియు ప్రభావవంతమైనది నేను తదుపరిదానికి వెళ్లాలా ప్రశ్న సంఖ్య 13 మనం ఎవరితోనైనా మాటలతో మాట్లాడటం మానేసినప్పుడు మనము మొత్తం సంభాషణను ఆపివేస్తాము కాబట్టి ఈ ప్రశ్న వెర్బల్ కమ్యూనికేషన్ యొక్క ఒక ముఖ్యమైన అంశంపై దృష్టి పెడుతుందిఅంటే అది మనం ఎవరితోనైనా మాటలతో మాట్లాడటం మానేసినప్పుడుమనము మొత్తం సంభాషణను ఆపివేస్తాము కేవలం నిజం లేదా అబద్ధం అని చెబుతాము నేను తదుపరిదానికి వెళ్తాను ఇది అసంకల్పిత శరీర భాష గురించిఇది మీకు తెలియకుండానే బయటకు వచ్చే మీ ప్రవర్తనలో కొంత మీరు దానిని నియంత్రించలేరు మీ కొన్ని కదలికలు మీ కొన్ని వ్యక్తీకరణలు శరీర భాష కూడా అసంకల్పిత శరీర భాష ఒక వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచన లేదా భావాలను వెల్లడిస్తుంది నేను ప్రశ్న సంఖ్య 14ని పునరావృతం చేస్తున్నాను అసంకల్పిత శరీర భాష ఒక వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచన లేదా భావాలను వెల్లడిస్తుంది కేవలం నిజం లేదా అబద్ధం అని చెప్పండి తదుపరిదానికి వెళ్దాం ఇది సమయ అవగాహన గురించి సమయాలను మనం గ్రహించే విధానం గురించి ఆసక్తికరమైనది ప్రశ్న సంఖ్య 15 ప్రజలు తమ అపాయింట్మెంట్లను నిర్వహిస్తారు మరియు సమయం గురించి వారి అవగాహన ప్రకారం గడువును చేరుకుంటారు ప్రశ్న సంఖ్య 15 ప్రజలు తమ అపాయింట్మెంట్లను నిర్వహిస్తారు మరియు సమయం గురించి వారి అవగాహన ప్రకారం గడువును చేరుకుంటారు మీరు దీన్ని చేశారని నేను ఆశిస్తున్నాను ఇది చివరిది మరియు ఇప్పుడు నేను మీకు సమాధానాలు ఇవ్వడం ప్రారంభిస్తాను మరియు ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇస్తాను కాబట్టి ప్రతి తప్పు సమాధానం 0 అవుతుంది అంచనా వేయడం ప్రారంభిద్దాం సమాధానాలను చూద్దాం మొదటిది పురుషుల కంటే మహిళలకు శరీర భాష పట్ల సహజ సున్నితత్వం ఉంటుంది సమాధానం ఇది నిజమే అంతర్గతంగా ప్రాథమికంగా పురుషుల కంటే మహిళలు శరీర భాష పట్ల సహజ సున్నితత్వాన్ని కలిగి ఉంటారు ఎవరైనా మంచివారని ఎవరైనా చెడ్డవారని వారు సహజంగానే గ్రహించగలరు ఇది ప్రమాదకరమైనదని పురుషుల కంటే ప్రమాదకరమని వారు వెంటనే గ్రహించగలరు కాబట్టి అవి మన చుట్టూ ఉన్న సూచనల పరంగా మరింత గ్రహణశీలంగా ఉంటాయి ఆపై అవి చేయగలవు దాని ఆధారంగా త్వరితగతిన సమాచార వివరణ ఇవ్వడానికి కాబట్టి పురుషులతో పోలిస్తే వారు శరీర భాష పట్ల సహజ సున్నితత్వాన్ని కలిగి ఉంటారు ప్రశ్న సంఖ్య 2 నిజాయితీ లేని వ్యక్తి కంటి సంబంధాన్ని నివారిస్తాడు ఇది నిజం నిజాయితీ గల వ్యక్తులందరూ కళ్లతో కళ్లతో చూడటానికి ప్రయత్నిస్తారు వాస్తవానికి ఒకరినొకరు ఇష్టపడనప్పుడు లేదా ఒకరితో ఒకరు నిజాయితీగా లేనప్పుడు మనకు వ్యక్తుల వంటి ఇడియమ్స్ ఉంటాయి కాబట్టి వారు కంటికి కంటికి కనిపించరని మేము చెప్తాము కాబట్టి వారు కంటి సంబంధాన్ని నివారిస్తారు కాబట్టి సాధారణంగా నిజాయితీ లేని వ్యక్తి కంటి సంబంధాన్ని నివారించే వ్యక్తిగా పరిగణించబడుతుంది కాబట్టిసరైన వాటికి ఒక మార్కును ఉంచండిమీరు తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే 0 ఇవ్వండి మూడవదాన్ని చూడండిఒక వ్యక్తి ఎంత ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తే అతను అంత ఎక్కువ శక్తిని ఆస్వాదిస్తాడు సమాధానం నిజం కంపెనీలో అత్యున్నత వ్యక్తిని చూడండి CEO అని అనుకుందాంఅతను ఆక్రమించాడు తన కార్యాలయానికి గరిష్ట స్థలం మరియు గదిలో కూర్చున్న అత్యల్ప కార్మికుడిని చూడండి మరియు ఆ కార్మికుడి కంటే తక్కువ కాపలాదారుడిలా ఎవరైనా అతను బయట కూర్చున్నాడు ఆపై అతనికి ఇవ్వబడిన స్థలం అయిన స్టూల్ మాత్రమే కాబట్టివ్యక్తికి శక్తి స్థలాన్ని బట్టి ఇవ్వబడిందని మీరు సులభంగా చూడవచ్చు నాలుగో ప్రశ్నమీలో కొందరికి సరిగ్గా అర్థం కాకపోవచ్చుకానీ అది సరే మీరు సంభాషిస్తున్న ఇతర వ్యక్తి కంటే తక్కువగా కూర్చోవడం ఆధిపత్యాన్ని సూచిస్తుంది లేదా అధికారంఇది అబద్ధం ఎందుకంటే సాధారణంగా ఆధిపత్యం చెలాయించేవారు లేదా ఆధిపత్యం చెలాయించేవారు అధికారం చూపించాలనుకుంటున్నారుఅధికారం చూపించాలనుకుంటున్నారు వారు ఎల్లప్పుడూ మీ కంటే ఎక్కువగా కూర్చోవడానికి ప్రయత్నిస్తారు వారు మీకు ఆధిపత్య భంగిమను ఇవ్వడానికి ప్రయత్నిస్తారు మరియు సాధారణంగా తక్కువ స్థానంలో ఉన్న వ్యక్తి వంగి తక్కువగా కూర్చున్నాడు కాబట్టి అతను కూడా అవతలి వ్యక్తిని పైన కూర్చోబెట్టడానికి అనుమతిస్తూ కూర్చున్నాడు కాబట్టి ఇది ఉన్నత అధికారి మరియు దిగువ అధికారి మధ్య శక్తి గతిశీలతను సూచిస్తుంది ఐదవది ఒకటి డెస్క్ మీద కాళ్లతో కూర్చున్నప్పుడు దూకుడు చూపిస్తుంది అతని చేతులు అతని తల వెనుక పట్టుకొని ముఖ్యంగా ఒకరి ముందు కొంతమంది ఉన్నతాధికారులు చేసే విధంగా ఇది నిజంగా చాలా దూకుడుగా ఉంటుంది వారి కార్యదర్శుల ముందు వారి ఉద్యోగుల ముందు వారు తాము అని చూపించాలనుకుంటున్నారు నిజమైన ఉన్నతాధికారులు మరియు నేను చిత్రంలో చూపించినట్లుగా వారు చాలా దూకుడుగా కూర్చుంటారుఇది నిజం కాబట్టి మీరు సరైన సమాధానాలకు ఒకటి మరియు తప్పు సమాధానాలకు సున్నా ఇస్తారని నేను ఆశిస్తున్నాను ప్రశ్న సంఖ్య ఆరు కూడా నిజంచేతులు కాళ్ళు లేదా చీలమండలను దాటడం అనేది రక్షణాత్మక సంజ్ఞ కాబట్టి ఓపెన్ వంటి అన్ని ఓపెన్ క్రాసింగ్లతో పోలిస్తే అన్ని క్రాసింగ్లను సాధారణంగా డిఫెన్సివ్గా పరిగణిస్తారు అరచేతులు తెరచి ఉన్న పాదాలు కూడా ముందు ఉన్న వ్యక్తి వైపు పొడుచుకున్నాయి కాబట్టి ఇవన్నీ రక్షణాత్మకమైన వాటికి వ్యతిరేకంగా బహిరంగ సంజ్ఞలు మీరు అవతలి వ్యక్తి గురించి ఖచ్చితంగా తెలియకపోయినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు అవతలి వ్యక్తి గురించి అభద్రతతో అవతలి వ్యక్తి మీ గోప్యతలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నారని మీకు అనిపించినప్పుడు మీరు రక్షణాత్మకంగా ఉంటారు ఇది జంతు స్వభావంపక్షుల స్వభావం లాంటిదిమీరు వారికి దగ్గరగా వెళ్ళినప్పుడు వారు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి అవి రక్షణాత్మక సంజ్ఞను ఉపయోగిస్తారు ఏడవది మళ్ళీ ఆసక్తికరంగా ఉంది సమాధానం నిజం వేళ్ళతో కుట్టడం మీరు దానిని ఇలా పట్టుకుని ఆపై ఎత్తైన స్థితిలో ఉంటేవేళ్లు మరియు చేతులతో కుట్టడం ఆత్మవిశ్వాసాన్ని చూపుతుంది ఆత్మవిశ్వాసం లేని వ్యక్తులు వారు జేబులో చేతులు పెట్టడానికి ప్రయత్నిస్తారు వారు చేతులు వెనుక ఉంచుతారు చేతులు చాలా భయపడతాయి కాబట్టి వారు తమ చేతులను నొక్కుతారు కాబట్టి చేతులు దానిని స్వేచ్ఛగా ఉంచడం లేదా స్టిప్లింగ్ పొజిషన్లో కలిసి పట్టుకోవడం తప్ప చాలా పనులు చేస్తాయి కాబట్టి ఇది వాస్తవానికి విశ్వాసాన్ని సూచిస్తుంది ఎనిమిదవది కూడా నిజం సిగరెట్ తాగడం లేదా ఉదాహరణకు గమ్ ను నమలడం లేదా ఆ సందర్భంలో మీరు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీకు ఒక కప్పు టీ అవసరమని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ విషయాలన్నీ మరియు అంతకంటే ఎక్కువ సిగరెట్ ధూమపానం విషయంలో ఆందోళన లేదా భయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇది ఒక రకమైన కంపల్సివ్ వ్యసనం మీకు అది ఉంటేనే మీరు భయాన్ని లేదా ఆందోళనను అధిగమించగలరని మీరు అనుకుంటారు కాబట్టి మీరు అలా చేయండి అప్పుడు ప్రజలు తమ భయాన్ని నియంత్రించుకోవడానికి అటువంటి పరిస్థితులలో కొన్ని చిన్న పెగ్లు త్రాగుతారు కాబట్టి ఇవన్నీ ఆందోళన లేదా భయానికి చిహ్నంగా పరిగణించబడతాయి ప్రశ్న సంఖ్య తొమ్మిది సమాధానం తప్పు మీ అరచేతిలో మీ తల ఉంచడం అనే ప్రశ్న ఈ అంశంపై ఆసక్తిని సూచిస్తుంది నిజానికి నేను ఇచ్చిన చిత్రంలో మీరు చూడగలిగినట్లుగావారు పూర్తిగా ఓడిపోయారు ఆసక్తి ని వారు పూర్తిగా పరధ్యానంలో ఉన్నారువారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టిఅరచేతిలో మీ చేతిని ఉంచడం ఆసక్తి లేకపోవడాన్ని సూచిస్తుంది కాబట్టిమీరు విసుగు చెందుతారుబదులుగా ఇది విసుగును సూచిస్తుంది కాబట్టిసమాధానం అబద్ధం పదవది చాలా సులభమైనది ఎందుకంటే బహుశా అన్ని సంస్కృతులలోఅన్ని భాషలను మనం చూపించేటప్పుడు బ్రొటనవేళ్లుఇది బాగా చేసిన పని అని ప్రజలు అర్థం చేసుకుంటారు ఇది విజయాన్ని సూచిస్తుంది కాబట్టి నేటికీ మీకు ఉదాహరణకు ఫేస్బుక్ ఉంది వాట్సప్ అభినందనలు మీరు మంచి పని చేసారు మంచిది మీరు చేసారు అని సూచించడానికి మీ దగ్గర ఐకాన్ బ్రొటనవేళ్లు ఉన్నాయి ఇప్పుడు పిల్లలు చాలా ఆసక్తికరంగా ఉన్నారు కాబట్టి వారు పెద్దల కంటే శరీర భాష పట్ల ఎక్కువ సున్నితంగా ఉంటారు ఇది నిజం కాబట్టి మీరు పిల్లలను చూస్తే వారు తల్లిదండ్రులపై ముఖ్యంగా తల్లిపై ఎక్కువ దృష్టి పెడతారు మరియు వారు శరీర భాష పట్ల మరింత సున్నితంగా ఉంటారు వారు తమపై ఎల్లప్పుడూ తల్లి దృష్టిని కోరుకుంటారు కాబట్టి తల్లి ఎవరితోనైనా మాట్లాడితే తల్లి టీవీ చూస్తే శిశువు తన తల ముఖాన్ని కూడా శిశువు వైపు నెట్టడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఇది మొత్తం దృష్టిని కలిగి ఉండాలని కోరుకుంటుంది మరియు వారు శరీరా భాష కి మరింత సున్నితంగా ఉంటారు వారు తల్లిదండ్రులస్నేహితులమంచి వ్యక్తుల శరీర భాషను గ్రహించగలరు ఆపై వెంటనే ఎవరైనా చెడ్డవారుపిల్లవాడిని ఇష్టపడని ఎవరైనా ఎంచుకుంటారు అదిశిశువు వెంటనే ఏడుపు ప్రారంభిస్తుంది వారు వెచ్చదనంలో వ్యత్యాసాన్ని చూడవచ్చు కాబట్టివారు పెద్దల కంటే ఎక్కువ సున్నితంగా ఉంటారు ఇప్పుడు సాధారణంగా అశాబ్దిక సమాచార మార్పిడి గురించి ప్రశ్న అది తక్కువ తీవ్రమైనదని మరియు మౌఖిక కమ్యూనికేషన్ కంటే ప్రభావవంతమైనది సమాధానం తప్పు ఇది మరో విధంగా ఉంటుంది ఇది సమానంగా తీవ్రంగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది మరియు అనేక సందర్భాల్లో ఇది ఇది వెర్బల్ కమ్యూనికేషన్ కంటే మరింత తీవ్రంగా మరియు మరింత ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి అశాబ్దిక అనేది మౌఖికం కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది 13 మనం ఎవరితోనైనా మాటలతో మాట్లాడటం మానేసినప్పుడుమనము మొత్తం సంభాషణను నిలిపివేస్తాము ఇప్పుడుసమాధానం అబద్ధం ఎందుకంటే మనం ఎవరితోనైనా మాట్లాడటం మానేశామని అనుకున్నప్పుడు మౌఖికంగామనము వాస్తవానికి వ్యక్తితో అశాబ్దికంగా కమ్యూనికేట్ చేయడం ప్రారంభిస్తాము మన శరీర భాషను ఎక్కువగా ఉపయోగిస్తాము కాబట్టి మేము మాట్లాడటం మానేస్తాము కానీ మేము వెళ్ళేటప్పుడు మరియు మేము ఒకే గదిలో నివసిస్తుంటే మేము కేవలం తలుపు తన్నుతాము మేము చాలా శబ్దం చేస్తాము మేము చాలా హై వాల్యూమ్ తో మ్యూజిక్ ప్లేయర్ను ప్లే చేస్తాము వాల్యూమ్ మనము ఆ వ్యక్తితో మాట్లాడటం మానేసినప్పటికీ మన అశాబ్దిక సమాచార మార్పిడిని ఉపయోగించే వ్యక్తిని బాధపెట్టడానికి ఉద్రిక్తతను సృష్టించడానికి ప్రతిదీ చేస్తాము ఇప్పుడు 14 లో అసంకల్పిత శరీర భాష ఒక వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచన లేదా భావాలను వెల్లడిస్తుంది సమాధానం పూర్తిగా నిజం మరియు ఇది శరీర భాషలో అత్యంత క్లిష్టమైన భాగం రాబోయే ఉపన్యాసాలలో మనం ఎక్కువ ఖర్చు చేస్తాము నమస్తే చెప్పడం కరచాలనం చేయడం వంటి స్వచ్ఛంద శరీర భాష అవి కేవలం బహిర్గతం చేస్తాయి కమ్యూనికేషన్ యొక్క అధికారిక అంశం కానీ అసంకల్పిత శరీర భాష మీరు చేసే విషయాలు మీకు తెలియకుండానే మీ కళ్ళు విస్తరిస్తున్నాయి మరియు సంకోచిస్తున్నాయిదాని గురించి నేను చేస్తాను తరువాత చర్చించండి మరియు మీ చేతి యొక్క క్షణం మీ కాళ్ళ యొక్క క్షణం మరియు అన్ని ఆ మరియు మీ ముఖం మీకు తెలియకుండానే వచ్చే వ్యక్తీకరణలు కాబట్టిఅవి వాస్తవానికి మీ అంతర్గత ఆలోచన లేదా భావాలను వెల్లడిస్తాయి చివరిది ఇది సమయ అవగాహన గురించి ప్రజలు తమ అపాయింట్మెంట్లను నిర్వహిస్తారు మరియు కలుస్తారు సమయం గురించి వారి అవగాహనల ప్రకారం గడువులు అవును పూర్తిగా నిజం మనం ఈ మోనోక్రోనిక్ మరియు పాలిక్రోనిక్ సమయం గురించి చర్చించబోతున్నాం దృక్పథంఏకవర్ణ సమయ దృక్పథం ఉన్న వ్యక్తి సమయం అని భావిస్తాడు లీనియర్సమయం యూరోపియన్లు మరియు అమెరికన్ల వలె బడ్జెట్ చేయబడింది మరియు నమ్మిన వారు ఇది పాలిక్రోనిక్ సమయం మీకు అందుబాటులో ఉందని వారు భావిస్తారుఆపై విషయాలు మారవచ్చు అవి అనంతంగా వాయిదా వేయబడతాయిఅవి ప్రణాళిక చేయవుఅవి విషయాలు వచ్చి జోక్యం చేసుకోవడానికి అనుమతిస్తాయి కాబట్టి మనము దాని గురించి మాట్లాడుతాము ఆపై ఇప్పుడు ప్రజలు నిజంగా కలిగి ఉన్నారని మీరు అర్థం చేసుకుంటారు సంస్కృతిని బట్టి మరియు మీరు అభివృద్ధి చేసిన మనస్తత్వాన్ని బట్టి సమయం గురించి విభిన్న అవగాహనలు ఉంటాయి ఇప్పుడు మీ స్కోర్ విశ్లేషణ ముగింపు మొత్తాన్ని తనిఖీ చేయండి తప్పు సమాధానాలకు 0 ఇవ్వండి మరియు మొత్తం వరకు జోడించండి మీరు 13 నుండి 15 వరకు స్కోర్ చేసినట్లయితే మీరు ఇప్పటికే అత్యుత్తమ స్థితిలో ఉన్నారు మానవుల గురించి మీ అవగాహనల పరంగా శరీర భాష పరంగా అశాబ్దిక సమాచార మార్పిడి పరంగా మీరు 10 నుండి 12 వరకు ఉంటే మీరు చాలా గుడ్ 7 నుండి 9 వరకు గుడ్ 4 నుండి 6 వరకు అవరేజ్ ఇప్పుడు మీరు నిజంగా మీ అశాబ్దిక సమాచార మార్పిడి నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి వారు అత్యుత్తమ స్థాయిలో అలా చేయవలసిన అవసరం లేదుఎందుకంటే అశాబ్దిక సంభాషణ మరియు శరీర భాష పరంగా మెరుగుపరచడానికి చాలా ఉంది వారు మెరుగుపరచగలరువారు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోగలరుకానీ 4 నుండి 6 సంవత్సరాల వయస్సు ఉన్నవారు మరియు క్రింద 2 నుండి 4 లేదా 0 నుండి 2 కూడా పేలవంగా ఉందిమీరు అశాబ్దిక సమాచార మార్పిడి పరంగా మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి ఎందుకంటే మీరు ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు లేదా మీరు ఆ విధానాన్ని అర్థం చేసుకుంటూ ఉండవచ్చు ఇది ఎవరైనా మీకు సరిగ్గా ప్రవర్తించదు లేదా మీరు కొన్నింటిని తప్పుగా అర్థం చేసుకుంటారు బాడీ లాంగ్వేజ్ నిమీరు మీ బాడీ లాంగ్వేజ్ గురించి తప్పుడు కమ్యూనికేషన్ ఇస్తారు కాబట్టి అది 6 కంటే తక్కువగా ఉన్నప్పుడు సూచించబడుతుంది కానీ నిరుత్సాహపడకండి కాబట్టి మీ జ్ఞానాన్ని ముందుగానే తనిఖీ చేయడానికి నాకు మరో పరీక్ష ఉంటుంది ఆపై నేను మీ అన్ని అనుమానాలను తొలగించాలనుకుంటున్నాను ఆ తరువాత మనం చాలా ఆసక్తికరమైన విషయాలతో సిద్ధాంత దృష్టాంతాలు భాగానికి వెళ్తాము కానీ అది మీకు విశ్వాసాన్ని పొందడానికి మరియు శరీర భాష గురించి కొంత తెలుసుకోవడానికి సహాయపడుతుంది మరియు దాని పరంగా మీ మృదువైన నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలుమంచి రోజు తో ఉండండిదీని నుండి ప్రజలను చూడటం ప్రారంభించండి శరీర భాషా దృక్పథంఇది మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది